ఈ ఉపన్యాసం ప్రారంభించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మనం ఇప్పటి వరకు dc సర్క్యూట్ యొక్క వివిధ రకాల ఉదాహరణలు చూడడానికి ప్రయత్నిస్తున్నాము అలాగే ac సర్క్యూట్లను పరిష్కరించే సమయంలో ఉదాహరణల సంఖ్య తక్కువగా ఉంటుంది ఎందుకంటే ac సర్క్యూట్లో సంక్లిష్ట సంఖ్యలు ఉంటాయి అందువల్ల ac సర్క్యూట్లను పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ dc సర్క్యూట్ యొక్క ప్రాధమిక ఆలోచనలు మనం నేర్చుకున్న సర్క్యూట్ నియమాలు మరియు సిద్ధాంతాలు ac సర్క్యూట్లకి కూడా వర్తిస్తాయి ఒక్క మాక్సిమమ్ పవర్ ట్రాన్సఫర్ సిద్ధాంతంకి వర్తించదు దానిని తర్వాత చూద్దాము కాబట్టి మనం ఇప్పుడు మరొక సమస్య చూద్దాము ఈ సంధర్భంలో 3 26 చిత్రంలోని సర్క్యూట్ యొక్క i1 మరియు i2 కరెంట్ విలువలు మెష్ విశ్లేషణ ఉపయోగించి కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ కనిపించే సర్క్యూట్లో మనకు ఒక 50 వోల్ట్ల మూలం ఉంది మరియు ఒక 10 వోల్ట్ మూలం కూడా ఉంది ఈ వోల్టేజ్ మూలం విలువ 10 వోల్ట్లు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఒక 10 వోల్ట్ల మూలం మరియు ఒక 50 వోల్టామూలం కూడా ఉంది ఇవి i1 మరియు i2 కరెంట్లు మరియు ఇది ఒక ఆధారిత వోల్టేజ్ మూలం దీని విలువ 30i1 మరియు ఇక్కడ i2 కరెంట్ ఉంది ఇప్పుడు మనం i1 మరియు i2 కరెంట్లను కనుక్కోవాలి కాబట్టి పూర్వ ఉదాహరణలాగా KVL సమీకరణాలను వ్రాయాలి ఇవి మనం తరువాత చూస్తాము కాబట్టి కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తే ఇది మెష్ 1 మరియు ఇది మెష్2 కాబట్టి కరెంట్ ప్రవహించే దిశకి అనుకూలంగా KVL సమీకరణాలను సులభంగా వ్రాయవచ్చు ఈ ఉదాహరణలో మెష్1ని తీసుకుంటే కరెంట్ సవ్యదిశలో ఇలా ప్రవహిస్తోంది కనుక మొదట - 50 తరువాత 10i1 20 i1 వస్తుంది మధ్యలో ఉన్న శాఖ వద్ద i1 కరెంట్ పైకి మరియు i2 కరెంట్ క్రిందికి ప్రవహిస్తున్నాయి ఫలితంగా ఇక్కడ కరెంట్ i1 - i2 ఉంటుంది కనుక 10 i1 - i2 తరువాత ఈ లూప్ని చూస్తే ముందు - గుర్తు వస్తుంది కనుక 30i1 0 ఇది సమీకరణం 1 సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక సమీకరణం నేను దీనిని శుభ్రపరుస్తాను అదేవిధంగా ఈ సర్క్యూట్లోని మెష్2కి KVL సూత్రం వర్తింపజేసి సమీకరణం కనుక్కోవాలి మెష్2 లో KVL కోసం ముందుగా ఈ 5 Ωల నిరోధకం నుండి ప్రారంభిస్తున్నాను కాబట్టి ఇది 5i2 తరువాత గుర్తు వస్తుంది కనుక 10 ఇక్కడ కరెంట్ ప్రవాహంలో మొదట గుర్తు వస్తుంది కనుక 30i1 మరియు i2 కరెంట్ పైకి వెళ్ళే దిశలో ఉంది i1 కరెంట్ క్రిందికి వెళ్ళే దిశలో ఉంది కనుక 10 Ωల నిరోధకం వద్ద కరెంట్ i2 - i1 కాబట్టి సమీకరణం 10i2 - i1 0 అవుతుంది ఇలాంటి సమీకరణాలు వ్రాస్తున్నప్పుడు ఏది మర్చిపోకుండా జాగ్రత్తపడాలి కాబట్టి మెష్ KVL యొక్క 2 సమీకరణాలను పరిష్కరిస్తే i1 మరియు i2 కనుక్కోవచ్చు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మెష్ 1 KVL సమీకరణం సరళీకృతం చేస్తే i1 i2 5 వస్తుంది మెష్2 యొక్క సరళీకృతమైన సమీకరణం 4i1 3i2 2 కాబట్టి మెష్1 యొక్క సమీకరణం i1 i2 5 మరియు మెష్ 2 యొక్క సమీకరణం 4i1 3i2 2 ఈ రెండు సమీకరణాలను పరిష్కరిస్తే i1 13 7 ఆంపియర్ మరియు i2 22 7 ఆంపియర్ వస్తుంది మరొక ఉదాహరణ 4 Ω నిరోధకం ద్వారా వెదజల్లుతున్న శక్తిని కనుక్కోవాలి ఒక్క క్షణం ఆగండి ఇక్కడ ఒక్క తప్పు జరిగింది వాస్తవానికి ఇది ఈ సర్క్యూట్ 3 29 చిత్రంలో చూపిన సర్క్యూట్ దీనిలో 30 వోల్ట్ల మూలం నుండి సరఫరా అయ్యే శక్తి విలువ కనుక్కోవాలి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మీరు ఈ సర్క్యూట్ చిత్రం పరిశీలిస్తే మనకు ఒక ఆధారిత వోల్టేజ్ మూలం కనిపిస్తుంది అది 10 v1 విలువ గల ఆధారిత వోల్టేజ్ మూలం ఉంది మరియు v1 వాస్తవానికి ఇక్కడ ఉన్న వోల్టేజ్ సర్క్యూట్ చిత్రంలో గుర్తు పెట్టుకోవాల్సిన మరో విషయం ఇలా పైకి వెళ్ళే దిశలో ఉన్న బాణం గుర్తు ఉంటే అది ఎల్లప్పుడు మరియు ఏమి లేకపోతే - గుర్తు అనుకోవాలి మనం ఇలా బాణం గుర్తు గీస్తే ఈ బాణం గుర్తు ఉన్నది మరియు క్రింద ఏమి లేనిది సర్క్యూట్లో గుర్తించకపోయినా మనకు బాణం గుర్తు కనిపిస్తే అది మరియు క్రిందది - గుర్తుగా భావించాలి ఇది మన 10v1 మరియు ఇక్కడ గుర్తించినది వాస్తవానికి v1 వోల్టేజ్ ఇక్కడ ఉన్నది ఆధారిత వోల్టేజ్ మూలం దీని విలువ 10v1 సర్క్యూట్ ఈ విధంగా ఉంటే మొదట మనం v1 రూపంలో ఉన్న i1 సమీకరణాన్ని కనుక్కోవాలి పూర్వ ఉదాహరణలలో దీనిని ఎలా తెలుసుకోవాలో చూసాము కాబట్టి మొదట మనం KVLను వర్తింప చేయాలి ఇక్కడ KVL తీసుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో కరెంట్ సర్క్యూట్లో ఇచ్చిన విధంగా తీసుకోకండి అలా కాకుండా నేను గీసిన విధంగా తీసుకోవాలి ఈ సందర్భంలో i1 కరెంట్ ఈ విధంగా కేవలం v1 వోల్టేజ్ వరకు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనం KVL సమీకరణం వ్రాస్తే మొదట మనకు 5Ω నిరోధకం ఉన్నందున 5i1 వస్తుంది ఇదే దిశలో వెళ్తే ముందుగా గుర్తు వస్తుంది కనుక v1 తరువాత - గుర్తు కనిపిస్తుంది కనుక 30 0 దీనిని సరళీకృతం చేస్తే i1 కరెంట్ విలువ 30 v15 వస్తుంది ఎందుకంటే మనం i1 కరెంట్ని v1 రూపంలో కనుక్కోవాలి లేదా మనం ఈ సమీకరణాన్ని మరో విధంగా కూడా వ్రాయవచ్చు నేను ఇక్కడ వ్రాస్తున్నాను v1 30 5 i1 ఈ 30 - i1 అని వ్రాసిన v1 సమీకరణం మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం v1 వోల్టేజ్ని i1 రూపంలో తెలుసుకున్నాము మనం ఈ సమస్యలో i1 మరియు i2 విలువలు కనుక్కోవాలి మెష్ 1 కి మనం KVLని ఉపయోగిస్తే సమీకరణం 5 i1 v1 30 0 వస్తుంది నేను చేసిన ఈ సమస్య పరిష్కారం చూపించే ముందు మీకు ఈ విషయాలు అర్థం అవ్వాలి కనుక నేను వీటిని వివరిస్తున్నాను నేను దీనిని శుభ్రపరుస్తాను ఈ సమస్య పరిష్కారంలో మొదట సమీకరణం 5 i1 v1 30 0 కనుక v1 విలువ 30 5v1 అని ముందు చెప్పుకున్నాము ఇప్పుడు ఈ మెష్1కి KVLను వర్తింప చేయాలి కాబట్టి ఇది మన సర్క్యూట్లోని మెష్1 దీనిని పరిశీలించి KVLని ఉపయోగించాలి ఈ మెష్1 కి KVL సూత్రం వర్తింపచేస్తే ఇక్కడ మొదట 5i1 వస్తుంది నేను దీనిని ఇక్కడ వ్రాస్తున్నాను కనుక 5 i1 ఇక్కడ ఉన్న 10i1 ఎందుకంటే ఈ 5 మరియు 10Ωల రెసిస్టర్లు సిరీస్లో ఉన్నాయి కనుక 15i1 అవుతుంది 10i1 తరువాత శాఖలో i1 క్రిందికి మరియు i2 పైకి వెళ్తున్నాయి కాబట్టి 1 తరువాత 10 v1 తరువాత 30 0 ఇది మన మెష్1 యొక్క KVL సమీకరణం అదే విధంగా మెష్2కి KVLని వర్తింప చేయాలి మెష్2 లో KVL సూత్రం ఉపయోగించడానికి కరెంట్ ఈ విధంగా తీసుకుంటే ఈ సందర్భంలో కరెంట్ ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇక్కడ నుండి కరెంట్ని తీసుకుంటే KVL సమీకరణంలో మొదట 4i2 తరువాత 10 v1 మనకు i1 రూపంలో ఉన్న v1 సమీకరణం తెలుసు ఈ దిశలో వెళ్తే ఇక్కడ i1 కరెంట్ పైకి మరియు i2 కరెంట్ క్రిందికి ప్రవహిస్తున్నాయి కనుక 1 0 ఏది మర్చిపోలేదు అని ఆశిస్తున్నాను కాబట్టి ఇది మన సమీకరణం 2 నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఈ విధంగా మెష్1 వద్ద KVLని ఉపయోగిస్తే ఈ 15i1 i1 10v1 30 i2 0 సమీకరణం వచ్చింది దీనిని సరళీకృతం చేస్తే 16i1 10v1 30 i2 వస్తుంది దీనిని సమీకరణం 2 అనుకుందాము ఇప్పుడు ఈ సమీకరణం 2 లో v1 విలువ 30 - 5i1గా ఉపయోగిస్తే మనకు i1 మరియు i2 రూపంలో ఉన్న ఒక సమీకరణం లభిస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను క్షమించండి మన సర్క్యూట్లోని మెష్2కి కూడా KVL సూత్రం ఉపయోగిస్తే మరొక సమీకరణం ఇక్కడ చూపిన విధంగా వస్తుంది దానిలో v1 30 - 5i1గా ఉపయోగిస్తే మరొక 51i1 - 5i2 300 అనే సమీకరణం వస్తుంది ఇప్పుడు ఈ 3 మరియు 4 సమీకరణాలు పరిష్కరించండి సమీకరణాలను పరిష్కరిస్తే i1 4 84 ఆంపియర్లు మరియు i2 10 64 ఆంపియర్లు వస్తుంది మరియు 4 Ωల నిరోధకం వెదజల్లే శక్తి విలువ -10 642 4 అంటే 453 25 వాట్లు వస్తుంది మరియు 30 వోల్ట్ల మూలం నుండి సరఫరా అయ్యే శక్తి విలువ 30 4 84 అంటే 145 2 వాట్లు ఎందుకంటే 30 వోల్ట్ల మూలం నుండి i1 కరెంట్ ఉత్పత్తి అవుతుంది కనుక 30 i1 అంటే వాస్తవానికి 30 4 84 ఇక్కడ i1 కరెంట్ విలువ 145 2 వాట్లు ఇప్పుడు మనం ఒక సులభమైన ఉదాహరణను చూద్దాము ఈ 3 28 చిత్రంలో సర్క్యూట్ యొక్క i2 కరెంట్ విలువ తెలుసుకోవాలి ఈ సర్క్యూట్లో మనం i2 కరెంట్ విలువని కనుక్కోవాలి వాస్తవానికి ఈ కరెంట్ విలువ 5 ఆంపియర్లు ఇది ఈ దిశలో ఇలా ప్రవహిస్తోంది అంటే వాస్తవానికి ఇక్కడ ఉన్న కరెంట్ విలువ 5 ఆంపియర్లు ఎందుకంటే ఈ కరెంట్ i1 ఈ విధంగా సవ్య దిశలో ఇలా ప్రవహిస్తోందిమరియు ఈ 5 ఆంపియర్ల కరెంట్ వ్యతిరేక దిశలో ఉంది కనుక i1 5 ఆంపియర్లు వస్తుంది ఈ సర్క్యూట్లోని మెష్లో KVLను ఉపయోగించండి కరెంట్ ప్రవాహం ఈ దిశలో ఉంది కాబట్టి దీని విలువ 100 వస్తుంది కనుక KVL యొక్క సమీకరణం 100 10 i2 కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది మరియు i1 కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది కనుక సమీకరణం 10i2 - i1 5 i2 ఎందుకంటే ఇక్కడ 5 Ωల నిరోధకం ఉంది కనుక సమీకరణం 10 i2 - i1 5 i2 0 మనకి i1 కరెంట్ విలువ 5 ఆంపియర్లు అని తెలుసు కనుక సమీకరణం 100 10 i2 5 5 2 0 అవుతుంది ఇందులో నుంచి i2 కరెంట్ విలువ కనుక్కోవాలి కాబట్టి ఈ గణనలు ఇక్కడ వ్రాసాను ఇవి చాలా సులభమైనవి కాబట్టి i1 కరెంట్ వాస్తవానికి 103 ఆంపియర్లు అదే విధంగా ఈ ఉదాహరణలో 3 21 చిత్రంలోని సర్క్యూట్ యొక్క i1 i2 మరియు i3 కరెంట్లు కనుక్కోవాలి కాబట్టి ఈ సందర్భంలో ఇచ్చిన సమస్య యొక్క సర్క్యూట్ని పరిశీలిస్తే మనం ఇందులో i1 i2 మరియు i3 కరెంట్లను కనుక్కోవాలి ఈ సర్క్యూట్లో ఇక్కడ ఒక మెష్ ఉంది మరియు ఇక్కడ మరొక మెష్ ఉంది ఈ రెండు మెష్ల మధ్యలో ఒక కరెంట్ మూలం ఉంది కనుక ఇక్కడ సూపర్ మెష్ ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక మెష్ ఉంది మరియు ఇక్కడ మరొక మెష్ ఉంది ఈ రెండు మెష్ల మధ్యలో ఒక కరెంట్ మూలం ఉంది కాబట్టి మొదట దీని సూపర్ మెష్ యొక్క సమీకరణం కనుక్కోవాలి ఈ సర్క్యూట్ని చూస్తే ఈ కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది ఈ లూప్లోని కరెంట్ i2 మరియు ఈ కరెంట్ i1 ఈ దిశలో ప్రవహిస్తోంది మరియు ఈ 5 ఆంపియర్లు పైకి ప్రవహిస్తోంది ఈ కరెంట్ మూలం ఉండడం చేత ఇక్కడ సూపర్ మెష్ ఏర్పడుతుంది ఈ సూపర్ మెష్ని పరిష్కరిస్తే ఒక స్థిరమైన సమీకరణం వస్తుంది ఈ సూపర్ మెష్ వద్ద KVL సమీకరణం ఉపయోగిస్తే ఒక స్థిరమైన సమీకరణం వస్తుంది కాబట్టి ఈ సూపర్ మెష్కి KVL సూత్రం ఉపయోగిస్తే ఈ నోడ్ a వద్ద KVL సమీకరణం కనుక్కోవాలి కాబట్టి ఈ i2 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది మనం సవ్యదిశలో ఈ i2 కరెంట్ని తీసుకున్నాము మరియు ఈ 5 ఆంపియర్ల కరెంట్ ఈ దిశలో పైకి ప్రవహిస్తోంది మరియు i1 కరెంట్ ఈ దిశలో ఇలా వెళ్తోంది ఇది మన i1 కరెంట్ కాబట్టి ఈ సర్క్యూట్ని చూస్తే నోడ్ a వద్ద i2 కరెంట్ లోపటికి ప్రవహిస్తోంది మరియు ఈ 5 ఆంపియర్లు మరియు ఈ i1 కరెంట్ రెండు బయటికి ప్రవహిస్తున్నాయి కాబట్టి సమీకరణం i2 5 i1 లేదా i2 i1 5 ఆంపియర్లు వస్తుంది ఇప్పుడు మనం నోడ్ a వద్ద KCLను ఉపయోగించాలి ఈ సమీకరణం చాలా సులభంగా కనుక్కోవచ్చు i2 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది మరియు ఈ i1 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది మరియు ఈ 5 ఆంపియర్ల కరెంట్ పైకి ఇలా ప్రవహిస్తోంది కనుక పైకి ప్రవహించే కరెంట్ విలువ i2 - i1 కాబట్టి నోడ్ a వద్ద KCL సమీకరణం కోసం ఈ 5 ఆంపియర్ల కరెంట్ పైకి వెళ్తోంది కనుక నేరుగా 5 ఆంపియర్లు తీసుకోవచ్చు మరియు ఇది ఒక సూపర్ మెష్ కనుక మనం KVL సమీకరణం ఉపయోగించాలి ఈ మధ్యలో ఉన్న కరెంట్ మూలాన్ని తీసివేసి ఈ చుక్కల గీతతో చూపినది సూపర్ మెష్ అంటారు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది మన సూపర్ మెష్ ఈ సూపర్ మెష్ యొక్క సమీకరణాలు సులభంగా వ్రాసి పరిష్కరించవచ్చు నేను చెప్పేది మీకు అర్ధం అయ్యిందని ఆశిస్తున్నాను కనుక ఈ సమీకరణం 2i1 - i3 ఎందుకంటే 2Ω నిరోధకం వద్ద i1 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది మరియు ఈ i3 కరెంట్ మరో విధంగా ప్రవహిస్తోంది ఒక్క క్షణం ఆగండి ఫలితంగా i1 - i3 కరెంట్ ప్రవహిస్తుంది కనుక సమీకరణం 2i2 - i3 4i2 - i3 10 మరియు కరెంట్ ప్రవాహం దిశలో చూస్తే 1i1 0 వస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇదేవిధంగా మెష్3కి కూడా KVL సూత్రం వర్తింపజేయాలి కాబట్టి సమస్యలో ఇచ్చిన సర్క్యూట్ యొక్క సూపర్ మెష్కి KVL సూత్రం ఉపయోగిస్తే ఈ సమీకరణం 1 వస్తుంది మరియు మెష్3 యొక్క KVLని ఉపయోగిస్తే సమీకరణం 2 వస్తుంది సూపర్ మెష్ యొక్క సమీకరణం 1 మరియు మెష్ 3 యొక్క సమీకరణం 2 నోడ్ A వద్ద KCL సూత్రం ఉపయోగిస్తే i2 i1 5 అనే 3 వ సమీకరణం వస్తుంది ఈ 1 2 మరియు 3 సమీకరణాలను పరిష్కరిస్తే మనకు i1 100 18 ఆంపియర్లు i2 10 18 ఆంపియర్లు మరియు i3 80 54 ఆంపియర్లు వస్తుంది కాబట్టి ఇదే మన ప్రశ్నకు సమాధానం కాబట్టి ఇప్పుడు మీరు అభ్యాసం కొరకు మీరు ఈ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ మూలం నుండి సరఫరా అయ్యే శక్తి లేదా ఈ కరెంట్ మూలం గ్రహించే శక్తి విలువను కనుక్కోండి వీటిని నేను ఇక్కడ చేయలేదు కనుక దయచేసి మీరు అభ్యాసం చేయండి తదుపరి అంశం నోడల్ మరియు మెష్ విశ్లేషణ మధ్య వ్యత్యాసం కాబట్టి ఏ సందర్భంలో నోడల్ విశ్లేషణ వాడాలి మరియు ఏ సందర్భంలో మెష్ విశ్లేషణ ఉపయోగించాలి సాధారణంగా నోడల్ మరియు మెష్ విశ్లేషణ రెండు మనకు క్రమబద్ధమైన విశ్లేషణ మరియు సంక్లిష్ట సర్క్యూట్ను అందిస్తాయి కాబట్టి ఉదాహరణకు ఒక్క క్షణం ఆగండి ఉదాహరణకు నెట్వర్క్లో అనేక సిరీస్ ప్రకారంగా అనుసంధామైన మూలకాలు కలిగి ఉన్న సూపర్ మెష్లు లేదా వోల్టేజ్ మూలాలు ఉంటే మెష్ విశ్లేషణకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా సమాంతర అనుసంధాన మూలకాలు కరెంట్ మూలాలు లేదా సూపర్ నోడ్లను కలిగి ఉన్న నెట్వర్క్ ఉంటే నోడల్ విశ్లేషణకు అనుకూలంగా ఉంటుంది ఇది ఇక్కడ ఈ సమాచారం చెప్పబడినది వాస్తవానికి నోడల్ లేదా మెష్ విశ్లేషణ ఏ సిద్ధాంతంలో సమీకరణాల సంఖ్య తక్కువగా ఉంటుందో అది ఉపయోగించాలి నోడల్ విశ్లేషణలో సమీకరణాల సంఖ్య తక్కువగా ఉంటే అది ఉపయోగించాలి ఎందుకంటే సమీకరణాల సంఖ్య తక్కువగా ఉంటే గణన సమయం కూడా తగ్గుతుంది ఒక సర్క్యూట్ని పరిష్కరించడానికి ఏ సిద్ధాంతం ఉపయోగించాలి అంటే నోడల్ మరియు మెష్ విశ్లేషణ యొక్క సమీకరణాల సంఖ్యను పరిశీలించాలి దేనిలో సమీకరణాల సంఖ్య తక్కువగా ఉంటే ఆ పద్ధతిని ఉపయోగించాలి నోడల్ మరియు మెష్ విశ్లేషణ ఎంపికలో తక్కువ సమీకరణలు ఉన్నది ఎంచుకోవాలి కాబట్టి అంతిమ విషయం ఏమిటంటే వోల్టేజ్ అవసరమైతే నోడల్ విశ్లేషణ ఉపయోగించాలి కరెంట్ అవసరమైతే మెష్ విశ్లేషణ ఉపయోగించాలి కానీ రెండు సందర్భాలలో సమీకరణాల సంఖ్య తక్కువగా ఉన్నది ఉపయోగించాలి కాబట్టి నోడల్ మరియు మెష్ విశ్లేషణ మధ్య వ్యత్యాసం ఇది ఇక్కడ నేను ఒక 10 సమస్యలను అభ్యాసం కోసం ఇచ్చాను ఈ ఉదాహరణలో నోడల్ పద్ధతిని ఉపయోగించి v1 మరియు v2 విలువలను కనుక్కోవాలి ప్రతి ప్రశ్నకు సమాధానాలు కూడా ఇవ్వబడ్డాయి ఇక్కడ చూడండి v1 2 వోల్ట్లు మరియు v2 14 వోల్ట్లు అదే విధంగా రెండవ సమస్య చూద్దాము ఈ 3 32 చిత్రంలోని సర్క్యూట్ యొక్క v1 మరియు v2 వోల్టేజ్ల విలువలు నోడ్ వోల్టేజ్ పద్ధతిని ఉపయోగించి కనుక్కోవాలి దీనిని మీరు పరిష్కరించండి ఇక్కడ మరొక ప్రశ్న ఉంది 3 3 చిత్రంలో కనిపించే సర్క్యూట్కి నోడల్ విశ్లేషణ పద్దతి ఉపయోగించి ప్రతిమూలం నుండి ఉత్పత్తి అయ్యే శక్తి విలువను కనుక్కోవాలి కాబట్టి ఇది మన 3 3 సర్క్యూట్ యొక్క చిత్రం ఇందులో మనం వోల్టేజ్ మరియు కరెంట్ మూలం ద్వారా పంపిణీ అయ్యే శక్తి విలువలు కనుక్కోవాలి ఈ సమస్య సమాధానం ఇక్కడ ఇవ్వబడింది అవి 150 వాట్లు 80 వాట్లు మరియు 144 వాట్లు కాబట్టి 3 4 చిత్రంలోని సర్క్యూట్ యొక్క v1 మరియు v2 విలువలు కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ కూడా v1 మరియు v2 విలువలు కనుక్కోవాలి సమాధానాలు ఇవ్వబడ్డాయి ఇచ్చిన సమాధానాలు సరైనవి అని ఆశిస్తున్నాను కానీ ఈ విషయాలలో ఏదైనా లోపం ఉంటే సూచించండి జవాబును సరిదిద్దడానికి దయచేసి అలాంటి వాటిని తెలియజేయండి కాబట్టి ఈ ఐదవ ప్రశ్నలో 3 35 చిత్రంలోని సర్క్యూట్ యొక్క v1 v2 v3 మరియు i విలువలను కనుక్కోవాలి కాబట్టి ఇది మన 3 35 చిత్రం ఇందులో మనం v1 v2 ప్రశ్నలో అడిగిన v1 v2 v3 మరియు i కనుక్కోవాలి V2 ఇక్కడ ఉంది ఒక క్షణం ఆగండి v2ను ఉపేక్షించవద్దు ఇది వాస్తవానికి v2 ఈ క్రింద ఇచ్చింది v2 మనం ఈ సమస్యలో v1 v2 v3 మరియు i విలువలను కనుక్కోవాలి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఈ సమస్య కొంచెం భిన్నంగా ఉంది ఎందుకంటే సాధారణంగా v2 పైన ఉంటుంది కానీ ఇక్కడ క్రింద ఉంది సమాధానాలు ఇవ్వబడ్డాయి v1 మరియు v2 రిఫరెన్స్ నోడ్ 0 వోల్ట్లు కాదు v2 72 73 వోల్ట్లు అని గమనించండి సమాధానాలు ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఉదాహరణ 6లో నోడల్ విశ్లేషణ ఉపయోగించి సర్క్యూట్ యొక్క ix ని కనుక్కోవాలి కాబట్టి ix అనేది ఆధారిత వోల్టేజ్ మూలం మరియు సమాధానం ix 2 31 ఆంపియర్ ఇవ్వబడింది అదేవిధంగా ఉదాహరణ 7లో మెష్ కరెంట్ పద్ధతిని ఉపయోగించి సర్క్యూట్లో i విలువను కనుక్కోవాలి వాస్తవానికి ఇది ix అని ఉండాలి అంటే నోడల్ విశ్లేషణను ఉపయోగించి ix కరెంట్ విలువను కనుక్కోవాలి కాబట్టి ఇది ఒక దిద్దుబాటు ఇది ix ix ను కనుక్కోవాలి కాబట్టి చిత్రం 3 36 అంటే ఈ 3 36 అనే చిత్రంలో ఇదే 3 36 చిత్రంలో ix విలువను కనుక్కోవాలి ఇది కూడా ix కాబట్టి ix విలువ కనుక్కోవాలి ఇక్కడ ఇచ్చిన సమాధానం i 2 3 కాబట్టి ix విలువ కూడా 2 3 ఆంపియర్లకు సమానం i బదులుగా ix తీసుకోవాలి కేవలం ఇది ఒక్కటే దిద్దుబాటు ఇవి మీరు పరిష్కరించండి నేను దీనిని శుభ్రపరుస్తాను సమస్య 6లో నోడల్ విశ్లేషణ ఉపయోగించాలి మరియు అదే సర్క్యూట్కి సమస్య 7 లో మెష్ విశ్లేషణ ఉపయోగించాలి తరువాత 3 8 సమస్యలో ఇచ్చిన సర్క్యూట్ యొక్క v1 v2 మరియు v3 విలువలు కనుక్కోవాలి v1 v2 v3 అన్నీ గుర్తించబడ్డాయి కాబట్టి ఇక్కడ ఒక ఆధారిత మరియు ఒక స్వతంత్ర కరెంట్ మూలం ఉన్నాయి ఇది 4ix మరియు ఇది 10 ఆంపియర్లు 4ix అనేది ఆధారిత కరెంట్ మూలం ఇక్కడ సమాధానాలు ఇవ్వబడ్డాయి తర్వాత సమస్యని చూద్దాము ఒక్క క్షణం ఆగండి ఇక్కడ మరొక సమస్య 3 9లో మెష్ అనాలిసిస్ని ఉపయోగించి సర్క్యూట్లోని ix విలువని కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఒక్క ఆధారిత వోల్టేజ్ మూలం ఉంది మరియు ఈ కరెంట్ ix మనం ఈ కరెంట్ యొక్క విలువని కనుక్కోవాలి సమాధానం ix 5 ఆంపియర్లుగా ఇవ్వబడింది చివరి సమస్య వాస్తవానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ అభ్యాసం కొరకు నేను కేవలం ఈ dc సర్క్యూట్ల 10 ప్రశ్నలను ఇచ్చాను ac సర్క్యూట్ల సమస్యలు తక్కువగా ఉంటాయి కాబట్టి మెష్ కరెంట్ పద్దతిని ఉపయోగించి ఈ సర్క్యూట్లోని 2 Ωల రెసిస్టర్కు పంపిణీ చేయబడిన శక్తిని కనుక్కోవాలి కాబట్టి ఇది చివరి 10వ సమస్య ఇందులో మెష్ కరెంట్ పద్దతి ఉపయోగించాలి 39 చిత్రంలోని సర్క్యూట్ యొక్క 2 Ω నిరోధకతకు పంపిణీ చేయబడిన శక్తిని మెష్ కరెంట్ పద్దతి ఉపయోగించి కనుక్కోవాలి కాబట్టి ఇది మన 3 39 సర్క్యూట్ చిత్రం ఇందులో 2 స్వతంత్ర వోల్టేజ్ మూలాలు ఉన్నాయి మరియు ఒక ఆధారిత కరెంట్ మూలం ఉంది కాబట్టి ఇవి అన్నీ ఈ సర్క్యూట్లో ఉన్నాయి ఒక్క క్షణం ఆగండి క్షమించండి ఇక్కడ ఇది ఒక ఆధారిత కరెంట్ మూలం ఎందుకంటే దీని విలువ ix ఇక్కడ దీనిని మార్చండి ఈ ix బదులుగా ఈ ఆధారిత కరెంట్ మూలం విలువ 4 ix గా మార్చండి కాబట్టి ఒక దిద్దుబాటు కాబట్టి ఇంతటితో ఈ అధ్యాయం పూర్తి చేస్తాను కాబట్టి చాలా వివరంగా ఉదాహరణల పరిష్కారాలు చర్చించుకున్నాము ఈ అధ్యాయంలో వివరించిన విషయాలు మీకు అర్ధం అయ్యిందని ఆశిస్తున్నాను కాబట్టి తరువాత మనం సర్క్యూట్ సిద్ధాంతం తెలుసుకుందాము సర్క్యూట్ సిద్దంతాలు KCL KVL మరియు సర్క్యూట్ విశ్లేషణ వాస్తవానికి మనం అధ్యాయం 3లో తెలుసుకున్నాము KCL KVL ఉపయోగించడానికి ప్రధాన ప్రయోజనం సర్క్యూట్ యొక్క వాస్తవ అమరిక మార్చకుండా విశ్లేషణ చేయవచ్చు కానీ ఈ సర్క్యూట్ విశ్లేషణ యొక్క ప్రధాన లోపం ఏమిటంటే మనం KCL KVL నోడల్ మరియు మెష్ విశ్లేషణని ఉపయోగిస్తే చాలా పెద్ద సంక్లిష్ట సర్క్యూట్ని పరిష్కరించాలి కనుక మనం సర్క్యూట్ సిద్ధాంతం ఉపయోగించాలి కాబట్టి సర్క్యూట్ విశ్లేషణ ఉపయోగిస్తే గణన కోసం చాలా శ్రమించాలి కాబట్టి సర్క్యూట్ యొక్క సంక్లిష్టతను తగ్గించడానికి ఇంజనీర్లు కొన్ని సంవత్సరాల ముందే సర్క్యూట్ సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలను థేవినెన్ సిద్ధాంతం మరియు నార్టన్ సిద్ధాంతం అని పిలుస్తారు కాబట్టి ఈ సిద్ధాంతాలను లీనియర్ సర్క్యూట్కి వర్తింప చేయాలి మరియు ఈ అధ్యాయంలో మొదట సర్క్యూట్ లీనియారిటీ సిద్ధాంతం చర్చిద్దాము మరియు సూపర్ పొజిషన్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు మాక్సిమమ్ పవర్ ట్రాన్సఫర్ సిద్ధాంతాలను ఉపయోగించాలి ఈ విషయాలను ఇక్కడ గీత పెట్టి గుర్తించాను కాబట్టి ఈ అధ్యాయంలో మనం థేవినెన్ మరియు నార్టన్ సిద్ధాంతాలను నేర్చుకుంటాము దానితో పాటు సూపర్ పొజిషన్ మరియు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు మాక్సిమమ్ ట్రాన్సఫర్ సిద్ధాంతాలనుమొదట డిసి సర్క్యూట్కి ఉపయోగించడం నేర్చుకుందాము కాబట్టి మనం లీనియారిటీ ధర్మం తీసుకుంటే కాబట్టి ప్రాథమికంగా ఇది ఒక మూలకం యొక్క కారణం మరియు ప్రభావం మధ్య సరళ సంబంధాన్ని వివరిస్తుంది ఇది మన పాఠశాల భౌతికశాస్త్రం నుండి కూడా తెలుసు ఇది కారణం మరియు ప్రభావం మధ్య సరళ సంబంధాన్ని వివరించే మూలకం యొక్క లక్షణం కాబట్టి లీనియారిటీ ధర్మం అనేక సర్క్యూట్ మూలకాలకు ఉపయోగించవచ్చు కానీ ఇక్కడ మనం కేవలం నిరోధాలను మరియు dc సర్క్యూట్కి మాత్రమే ఉపయోగిస్తున్నాము కాబట్టి లీనియారిటీ ప్రాపర్టీఅంటే హోమోజినిటీ ధర్మం మరియు స్కేలింగ్ రెండిటి కలయిక కాబట్టి హోమోజినిటీ ప్రాపర్టీ మరియు స్కేలింగ్ కాబట్టి ఒక్కటి హోమోజినిటీ ధర్మంమరియు ఇంకోటి అడిటివిటీ కాబట్టి లీనియారిటీ ధర్మం ఈ రెండిటి కలయిక నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి హోమోజినిటీ ధర్మం కోసం ఇన్పుట్లు కావాలి దానిని ఎక్సైటేషన్ అంటారు ఇన్పుట్ను ఎక్సైటేషన్ అని పేర్కొంటాము ఇక్కడ ఇది దీనిని గుర్తించాను ఎక్సైటేషన్ని ఇన్పుట్గా వాడితే మరియు దానిని ఒక స్థిరాంకంతో గుణించాలి అప్పుడు అవుట్పుట్ కూడా స్థిరాంకంతో గుణించబడుతుంది ఉదాహరణకు ఓమ్ నియమం v i R ఉన్నట్టుగా అప్పుడు kతో గుణించబడుతుంది k యొక్క విలువను బట్టి పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది కాబట్టి KV KR అందుకు వస్తుంది